ఈ కోర్సులో చివరిసారిగా ప్లానింగ్ని చూద్దాం మరియు నేను తొంభైల మధ్యలో చెప్పినట్లుగా చాలా పొడవైన ప్రణాళికను రూపొందించే ప్రణాళికకు వరుస విధానాలు ఉన్నాయి అంటే అవి చాలా వేగవంతమైన అల్గారిథమ్లు మరియు పెద్ద సమస్యలు పరిష్కరించగలవు ఈ విధానాలన్నీ రెండు దశల విధానాలు అంటే మీకు మా వద్ద ప్లానింగ్ సమస్య ఉంది మీరు వేరొకదానికి మార్చారు మరియు ఆ సమస్యను తప్పనిసరిగా పరిష్కరించారు చాలా విజయవంతమైన విషయం ఏమిటంటే మీరు SAT సమస్యగా మార్చబడితే మరియు SAT తో మాకు ఇప్పటికే సుపరిచితమైతే మీరు కొంత పరిష్కారాన్ని ఉపయోగించవచ్చు నిజానికి SAT ప్లాన్ అనే అల్గోరిథం ఉంది ఇది తొంభైల మధ్యలో మరియు ఈ శతాబ్దం ప్రారంభంలో చాలా విజయవంతమైంది ఇది మంచి అల్గారిథమ్ అని మనకు ఎలా తెలుసు వారు ఒకప్పుడు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక పోటీ IPC అంతర్జాతీయ ప్రణాళిక పోటీ అని పిలుస్తారు దీనిలో వ్యక్తులు వారి ప్రోగ్రామ్లను సమర్పించారు మీరు ఈ ట్రావెలింగ్ సేల్స్మ్యాన్ సమస్య పోటీని కలిగి ఉన్నట్లే దీనిలో మీరు మీ ప్లానర్ను సమర్పించండి మరియు వారు సమస్యను సెటప్ చేయడానికి ప్రయత్నిస్తారు మరియు ఆపై ఉత్తమంగా ఉన్న ప్లానర్ విజేతగా నిలుస్తాడు SAT ప్లాన్ చాలా కాలం పాటు బాగా పనిచేసిన ప్లానర్లలో ఒకటి మరియు వారు చేసినది ప్లానింగ్ సమస్యను సంతృప్తికరమైన సమస్యగా మార్చడం మరియు దానిని అల్గారిథమ్లో ఉపయోగించి పరిష్కరించడం కానీ మీరు ముందుగా పరిష్కరించ గలరు అంటే స్లయిడ్ సమయాన్ని చూడండి 0213 మరొక విధానం ఏమిటంటే ప్లానింగ్ సమస్యను CSP సమస్యగా మార్చడం పేరు సూచించినట్లుగా మార్చడం CSPగా మరియు CSP అంటే స్థిరమైన సంతృప్తి సమస్యను మనం తదుపరి రెండు ఉపన్యాసాలలో క్లుప్తంగా పరిశీలించి ఆపై CSPని పరిష్కరిస్తాము ఇక్కడ పోజులివ్వడం వేరే సమస్యని కలిగి ఉంది మరియు కొన్ని పరిష్కరిణిని ఉపయోగించడం దీనిని పరిష్కరించడానికి అనేక సమస్య పరిష్కార పరిస్థితులలో పునరావృతమయ్యే బృందం ప్లానింగ్ గ్రాఫ్ అని పిలువబడే నిర్మాణంగా మార్చడానికి గ్రాఫ్ ప్లాన్ ఏమి చేస్తుంది ఇది ఈ రోజు మనం చూడాలనుకుంటున్న అల్గోరిథం మరియు దీనిని గ్రాఫ్ ప్లాన్ అని పిలుస్తారు దీనిని 1995లో Blum అనే ఇద్దరు పరిశోధకులు అందించారు అతను ఇప్పుడు CMU గా ఉన్నాడని నేను మొదట భావిస్తున్నాను మీరు చూసిన అన్ని అల్గారిథమ్లు చాలా పాతవిగా ఉన్న ఇతర అల్గారిథమ్లకు భిన్నంగా ఇటీవల విఫలమయ్యాయి కాబట్టి పేరుగా నేను చెప్పినట్లుగా ఈ రకాలు ఏమిటో ప్లానింగ్ గ్రాఫ్ అని పిలువబడే నిర్మాణాన్ని నిర్మించి ఆపై ఒక ప్రణాళిక కోసం నిర్మాణంలో శోధిస్తుంది ఈ మూడు అల్గారిథమ్లకు ఉమ్మడిగా ఒక విషయం ఉంది అవి SAT లేదా CSP లేదా ప్లానింగ్ విషయంలో చేసే మార్పిడి ప్రకృతిలో పెరుగుతున్నాయి వారు నిర్దిష్ట పరిమాణంలో నిర్మాణాన్ని నిర్మిస్తారు మరియు మీరు చెప్పగలిగే DFID వంటి కొంచెం ప్రణాళిక ఉందా అని చూడండి మీరు ప్లాన్ను ఎప్పుడు కనుగొనగలరో చూడడానికి సుదీర్ఘమైన మరియు సుదీర్ఘమైన ప్లాన్లను అన్వేషించండి మరియు ఈ అన్ని అల్గారిథమ్ల కారణంగా వాంఛనీయ పరిష్కారాలను కనుగొనడం ముగుస్తుంది ఎందుకంటే అవి సుదీర్ఘమైన ప్లాన్ల కోసం పెరుగుతున్నాయి మార్పిడికి సంబంధించిన మెకానిజం ఏదైనప్పటికీ దానిని SAT సమస్యగా పరిగణించండి ఇది చర్య మరియు స్టేట్స్ మరియు కొత్త స్టేట్స్ మరియు కొత్త చర్య మధ్య సంబంధం అని మీరు ఊహించవచ్చు మరియు మీరు దీనిని సంతృప్తి సమస్యగా వ్యక్తీకరించవచ్చు దీనికి సంబంధించిన రీ కండిషన్ వంటి అంశాలు తప్పనిసరిగా చర్య ద్వారా సంతృప్తి చెందాలి ఆ రకమైన కొన్ని మీకు తెలిసిన వాటి ద్వారా మరియు వారు ఎల్లప్పుడూ తక్కువ సమాధానాలను కనుగొంటారు పానింగ్ గ్రాఫ్ నిర్మాణాన్ని చూసే చోట మనం ప్రారంభిద్దాం పానింగ్ గ్రాఫ్ అనేది ప్రిపోజిషన్లు మరియు చర్యల యొక్క ప్రత్యామ్నాయ పొరలతో కూడిన లేయర్డ్ గ్రాఫ్ ఒక లేయర్ P0 ఉంది ఇది అన్ని స్టార్ ప్రిపోజిషన్లను కలిగి ఉంటుంది ఆపై ఒక లేయర్ A1 ఉంది ఇది సాధ్యమయ్యే అన్ని చర్యల యొక్క పొర ఇది మొదటిసారిగా చేయవచ్చు కానీ P1 లేయర్ తర్వాత ఇది అన్ని ప్రిపోజిషన్లను కలిగి ఉంటుంది ఇది బహుశా మొదటి లేయర్ చివరిలో తప్పనిసరిగా ఉంటుంది ఇప్పుడు ఇతర అల్గారిథమ్ల హ్యూరిస్టిక్ శోధన మధ్య వ్యత్యాసం మనకు తెలిసిన పాసింగ్లో క్లుప్తంగా ప్రస్తావించాము మనం హ్యూరిస్టిక్ ఫంక్షన్తో ఎక్స్ప్రెస్ సెర్చ్ లేదా బ్యాక్వర్డ్ ఎక్స్ప్రెస్ శోధనను కలిగి ఉండవచ్చు ఇది రిలాక్స్ ప్లానింగ్ సమస్యను పరిష్కరించడం ద్వారా ఏ సక్సెసోర్ ఉత్తమమో నిర్ణయించడం ద్వారా గణించబడుతుంది ఆ సెర్చ్ హ్యూరిస్టిక్ సెర్చ్ లేదా సెట్ స్పేస్ సెర్చ్ ఈ స్టేట్ల సెట్లోని శోధనలు ప్లాన్ స్పేస్ సెర్చ్ని మనం గత తరగతిలో చూసిన ప్లాన్ల స్పేస్లో చూసాము ఇక్కడ మనం ప్లానింగ్ గ్రాఫ్ అని పిలువబడే ఒక నిర్మాణంలో శోధించాము ఇది తప్పనిసరిగా జరిగే అన్ని సాధ్యమైన స్టేట్ల కలయిక నా వద్ద ఉంటేఉదాహరణకు ప్రారంభ స్థితి మరియు నేను S1కి వెళ్లడానికి A1 చర్యను చేయగలను మరియు నేను A2 చర్యను చేయగలను S2 స్థితికి చేస్తాను అదే హ్యూరిస్టిక్ శోధన చేస్తుంది అధికారాలు శోధనను వ్యక్తపరుస్తాయి అది తప్పక నేను S1కి వెళ్తాను లేదా నేను S2కి వెళ్లాలా గ్రాఫ్ ప్లాన్లో మీరు ఏమి చేస్తారు మీరు ఈ లేయర్ స్టార్ట్ లేయర్ని కలిగి ఉన్నారు ఆపై మీరు ఈ చర్యల A1 మరియు A2 రెండింటినీ కలిగి ఉన్న మొదటి చర్య లేయర్ని కలిగి ఉన్నారు మరియు తర్వాత మీకు ప్రాథమికంగా యూనియన్ లేదా S కుడి S1 యూనియన్ S2 అయిన లేయర్ ఉంటుంది మనం అన్నింటినీ కలిపి ఉంచాము సాధ్యమయ్యేది ఈ తదుపరి లేయర్లో ఉన్న ఒక సెట్గా అంచనా వేస్తుంది లేదా మనకు ఈ నిష్పత్తి లేయర్లు మరియు యాక్షన్ లేయర్ అవసరం ఈ అన్ని అల్గారిథమ్లతో చేసే ఒక పని ఏమిటంటే మొదట ఈ సమస్యను ప్రొఫార్మాషనల్ సమస్యగా మార్చడం అంటే నేను ఆపరేటర్ని పికప్పుట్ డౌన్ లాగా చేస్తాను మీరు డొమైన్లోని ఆబ్జెక్ట్లు ఏమిటో ప్రారంభ స్థితి ఏమిటో చూడండి తద్వారా నాకు ఐదు బ్లాక్లు ABCDE ఉన్నాయని చెప్పండి అది సాధ్యమయ్యే అన్ని చర్యలను ఉత్పత్తి చేస్తుంది దీనితో ఐదు బ్లాక్లు A1 నుండి B స్టాక్ను ఎంచుకుంటాయి A1 నుండి C వరకు స్టాక్ చేయండి Aని ఉత్పత్తి చేసే మరియు పని చేసే అన్ని సాధ్యమైన చర్యలు చర్యలకు వెళ్తాయి నేను మీకు దీని రుచిని అందించాలనుకుంటున్నాను మనం దీనితో పనిని శోధిద్దాం ఇదే ఉదాహరణతో మనం సుస్మాన్ యొక్క అసాధారణతను చూస్తున్నాము అంటే మనం AC స్టేట్ తో ప్రారంభిస్తున్నాము A మరియు B టేబుల్పై ఉంది మరియు అవి టేబుల్పై ఉన్నాయి ప్రారంభ పొరలో లేయర్ P0లో మనకు ఇవన్నీ ఉంటాయి ఆర్మ్ ఎంప్టీ అని చెప్పండి టేబుల్ B క్లియర్ B టేబుల్ పై A ఆన్ C A క్లియర్ C ఇవి ఇలా పనిచేస్తాయి ఇది P0 అయితే లేయర్ P0 ఇప్పుడు ప్లానింగ్లో నాలుగు రకాల ఎడ్జ్ లు ఉన్నాయి మొదటిది మునుపటి లేయర్లోని చర్య నుండి కొంత ముందస్తు షరతులకు వెళ్లే ముందస్తు షరతుల ఎడ్జ్ లు అప్పుడు సానుకూల ఎడ్జ్ లను ప్రభావితం చేస్తుంది ఇది మైనస్ ఎడ్జ్ లు మరియు మరో సెట్ ఎడ్జ్ లను తీసుకుంటుంది దీనిని మ్యూటెక్స్ ఉలాటియన్ అంటారు ఇప్పుడు ఇప్పటికే ముందస్తు షరతులతో కూడిన ఎడ్జ్ లు సానుకూల ప్రభావాలు మరియు ప్రతికూల ప్రభావాలతో మనం పని చేస్తున్నప్పుడు Mutex కదలికలో ఉంది ప్రారంభ లేయర్లో మనకు ఈ నిష్పత్తి ఉంది ఇది అనుపాత పొర0 P0ఆపై మనకు చర్య లేయర్1 ఉంటుంది దీనిలో మనం ఈ ప్రతిపాదనలలో సాధ్యమయ్యే అన్ని చర్యలను చొప్పించాలనుకుంటున్నాము మనం కొంచెం అదనపు స్థిరాంకాన్ని ఉంచాలనుకుంటున్నాము ఆ చర్యల యొక్క ముందస్తు షరతులు అదే సమయంలో బహుశా నిజమైనవి అయితే అదే సమయంలో మనం అలాంటి చర్యను పరిశీలిస్తాము మ్యూటెక్స్ సంబంధాల గురించి ఈ భావన ఎందుకు వస్తుంది అతను చెప్పినట్లుగా ఇప్పుడు ఇది తరచుగా ఉపయోగించే పదం కొన్ని పరస్పర మినహాయింపు తప్పనిసరిగాకాబట్టి మనకు ఈ భావన ఉంటుంది ఈ మ్యూటెక్స్ రిలేషన్ ఉంటుందిఈ ఎడ్జ్ లు తప్పనిసరిగా తూర్పు పొరల లోపల ఉంటాయి ఈ లేయర్ సొంత మ్యూటెక్స్ రిలేషన్స్ను కలిగి ఉంటుంది ఈ లేయర్ మ్యూటెక్స్ సంబంధాన్ని కలిగి ఉంటుంది అవి ఒక చర్య నుండి మరొక చర్యకు ఒక చర్య లేయర్లో లేదా ఒక నిష్పత్తి నుండి మరొకదానికి ఒక అనుపాత పొరలో ఉంటాయి ఒకవేళ అవి రెండు ఎంటిటీల మధ్య ఉంటే ప్రతిపాదనల యొక్క రెండు చర్యలలో దేనినైనా సూచిస్తుంది అయితే A అనేది ఒకే సమయంలో నిజం కాదు A1 మరియు A2 మధ్య మ్యూటెక్స్ ఉంటే అవి రెండూ ఒకేసారి చేయలేమని అర్థం మీరు ఈ ఉదాహరణలో చూడగలిగినట్లుగా మనం A నుండి A లేదా పిక్ అప్ B నుండి రెండు చర్యలు అన్స్టాక్లను కలిగి ఉన్నాము మరియు అవి ఒకే సమయంలో చేయలేమని మనం చూడగలము ఎందుకంటే అవి రెండూ ఆర్మ్ ఎంప్టీగా ఉండాలి మరియు ఒకరు మాత్రమే ఆర్మ్ తప్పనిసరిగా ఉపయోగించగలరు మీరు వాటి మధ్య మ్యూటెక్స్ సంబంధాన్ని కలిగి ఉంటారు అలాగే అవి నిష్పత్తుల మధ్య మ్యూటెక్స్ రిలేషన్గా ఉంటాయి అదే సమయంలో ఆ విషయాలు నిజం కావు అని చెప్పేది మనం ప్రణాళికను రూపొందించేటప్పుడు నిరంతరం జరిగే ఒక విషయం మనం ప్లానింగ్ గ్రాఫ్ను ఎడమ నుండి కుడికి నిర్మిస్తాము మనం చర్యలను చొప్పించాము ఆపై నిష్పత్తి మరియు చర్యలుమనం ఎంత సమయం వరకు అలా చేస్తాము లక్ష్య ప్రతిపాదనలు ప్రతిపాదనల పొరలో కనిపించే వరకు మరియు అవి పరస్పరం ప్రత్యేకమైనవి కావు మనకు ఆసక్తి ఉన్న లక్ష్య ప్రతిపాదనలు ఏమిటి మా విషయంలో ఈ రెండు అనుపాత పొరలో సంభవించినట్లయితే AB మరియు BC పై మాకు ఆసక్తి ఉంటుంది వాస్తవానికి మొదటిసారి అవి అనుపాత పొరలో సంభవిస్తాయి మరియు అవి మ్యూటెక్స్ కావు అంటే ప్లానింగ్ గ్రాఫ్ ప్రకారం అవి పరస్పరం ప్రత్యేకమైనవి కావు అప్పుడు మనం సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది తద్వారా ఆ సమయంలో పవర్డ్ స్పేస్ అయిన అల్గోరిథం యొక్క మొదటి దశ మరియు రెండవ దశ ప్రారంభమవుతుంది ఇది వాస్తవానికి నా కోసం ఉంచబడిన లక్ష్య పరిస్థితులను సాధించే ప్రణాళిక లేదా తప్పనిసరిగా కాదు ఇది రెండు స్టేట్ల సమస్య మీరు పరిష్కారం కోసం అన్వేషణను ప్లాన్ చేయండి మీరు ప్లానింగ్ గ్రాఫ్ను మరింతగా పరిష్కారం కోసం అన్వేషించడం ద్వారా విస్తరించలేకపోతే మరియు మీరు దానిని చేస్తూనే ఉంటారు ఇప్పుడు మనం ఎల్లప్పుడూ చొప్పించే ఏకరీతి చర్య అయిన ఒక చర్యను no op అని పిలుస్తారు మరియు no opకి ఏదైనా ప్రిడికేట్ P ఇన్పుట్గా ఉంటుంది మరియు అదే ప్రిడికేట్ P అవుట్పుట్గా ఉంటుంది పేరు సూచించినట్లుగామనం ఈ అంచనాపై ఎటువంటి ఆపరేషన్ చేయడం లేదని ఇది చెబుతుంది మనం మొదట ఈ లైన్ల ద్వారా ఎటువంటి opలను చిత్రీకరిస్తాము కానీ ఆ తర్వాత మనం వాటిని డ్రా చేయము ఎందుకంటే అవి నిజంగా ఖాళీని తీసుకుంటాయి దీని ప్రభావంగా P1లో మనం అదే చర్యలను టేబుల్పై క్లియర్ B కలిగి ఉంటాము CA స్పష్టమైన Cపై B ఆర్మ్ ఎంప్టీగా ఉంటుంది ఇది మనం ప్రతి లేయర్లో అన్ని రకాలను చేస్తాము మనం ఎల్లప్పుడూ op చర్యలను చొప్పించము ఈ ఎటువంటి ఆప్ చర్యల ప్రభావంతో ప్లానింగ్ గ్రాఫ్ ఏకతాటిపైకి పెరగబోతోందని మీరు చూడవచ్చు ప్రతిపాదిత లేయర్లోని ప్రతిపాదనల సెట్లు మార్పు లేకుండా పెరుగుతాయి ఎందుకంటే మునుపటి లేయర్లో ఉన్నవి ఎల్లప్పుడూ ఉంటాయి మనం తదుపరి లేయర్కు ముందుకు తీసుకువెళ్లాము మరియు కొత్త విషయాలు తప్పనిసరిగా జోడించబడవచ్చు మా ఉదాహరణలో జోడించబడే కొత్త విషయాలు ఏమిటి మనం చర్య అన్స్టాక్ నంబర్ని కలిగి ఉన్నాము ఇక్కడ పిక్ అప్ B అని వ్రాయండి తద్వారా నేను దీనికి జోడించగలను నేను ఎందుకు చేయగలను నేను దీనికి ఎందుకు జోడించగలను B క్లియర్గా ఉండటంటేబుల్ Bపై ఉండటం మరియు ఆర్మ్ ఎంప్టీ కావడం అనేది ముందస్తు షరతులు నేను దీన్ని కొంచెం వ్రాసి ఉండవచ్చుఅప్పుడు మనం నిర్వహించవచ్చు ఇది మనం ఎడ్జ్ లుగా ఉన్న మొదటి రకమైన లింక్లు మనం ముందస్తు షరతు ఎడ్జ్ లను నిర్వహించాముఆపై రెండవ రకమైన ఎడ్జ్ లు సానుకూల ప్రభావాలు B యొక్క పిక్ యొక్క ప్రభావం Bని కలిగి ఉంటుంది నేను దీని నుండి Bని పట్టుకోవడం వరకు సానుకూల ఎడ్జ్ ని కలిగి ఉన్నాను మరియు నాకు ప్రతికూల ఎడ్జ్ లు ఉన్నాయిఇది టేబుల్ Bపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది నేను ఇక్కడ నుండి ప్రతికూల ఎడ్జ్ ని కలిగి ఉన్నాను మనం నెట్కి డిఫెక్ట్ చేస్తాము మనం నెట్ నెగటివ్ ఎడ్జ్ లెగ్ని డిఫెక్ట్ చేయవచ్చని అనుకుందాం మరియు వాదన కొరకు ఇది కూడా A చివరలో పడిపోయి ఆర్మ్ ఎంప్టీగా ఉండేలా అత్యవసరం చేస్తాము ఇది మూడవ రకమైన ఎడ్జ్మొదటి రకం ముందస్తు షరతుల ఎడ్జ్లు ఇవి ప్రతిపాదనల నుండి చర్య లేయర్కి వెళ్తాయి మరియు అవి ప్రాథమికంగా A అవసరమైన ముందస్తు షరతులను సంగ్రహిస్తాయితద్వారా చర్య వర్తించబడుతుంది రెండవ రకం సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుంది ఇవి చర్య పదం అమలు చేయబడితే మరియు ఆ కోణంలో ప్రతిపాదన యొక్క తదుపరి పొరలో నిజం కావచ్చు మీరు no op అని చూడగలరు ప్రాథమికంగా no op యాక్షన్ పదం ఎక్కడ అమలు చేయబడితే అప్పుడు టేబుల్ లేయర్లో A నిజమైనదిగా కొనసాగుతుంది మనం ఇక్కడ టేబుల్ Aలో ఉన్నాము ఇది ఇక్కడ నిజం మరియు నేను no op చేస్తే టేబుల్ A తదుపరి లేయర్లో తప్పనిసరిగా నిజం అవుతుంది అది మరొక చర్య మరియు మనం జోడించగల మరో చర్య A నుండి C అన్స్టాక్ చేయడం మరియు దాని కోసం ముందస్తు షరతులు ఏమిటంటే ఆర్మ్ ఎంప్టీగా ఉండాలి A తప్పనిసరిగా టేబుల్ A మరియు C స్పష్టంగా ఉండాలి ఈ నాలుగు ముందస్తు షరతులు దాని ప్రభావం C మరియు క్లియర్ Aని కలిగి ఉంటుంది మరియు ప్రతికూల ప్రభావం ఏమిటంటే మనం దీన్ని ఇలా గుర్తు చేస్తాము కానీ C అనేది ఇకపై స్పష్టంగా లేదు C ఇకపై Aలో లేదు మరియు ఆర్మ్ ఎంప్టీగా ఉండదు మనకు మ్యూటెక్స్ సొల్యూషన్లు ఎప్పుడు లభిస్తాయి అంటే A ఒక లేయర్లోని రెండు ఎంట్రీలు తప్పనిసరిగా మ్యూటెక్స్ అని ఎలా నిర్వచించాలి ముందుగా చర్యల గురించి మాట్లాడుకుందాం చర్య మ్యూటెక్స్ అనే నాలుగు షరతులు ఉన్నాయి ఈ షరతుల్లో ఒకటి ఉంటే మనం 1 మరియు 2 మ్యూటెక్స్ అని చెబుతాము మొదటిది P1 అనేది a1 యొక్క ముందస్తు షరతుకు చెందినది మరియు p2 అనేది a2 యొక్క ముందస్తు షరతుకు చెందినది మరియు మ్యూటెక్స్ P1 P2 నా ఉద్దేశ్యం P1 మరియు P2 మధ్య ఒక ఎడ్జ్ ఉంది అవి మ్యూటెక్స్ అని ఒక a1కి P1 ముందస్తు షరతుగా మరియు a2కి P2 ముందస్తు షరతుగా మరియు మునుపటి లేయర్ను మ్యూటెక్స్గా గుర్తించడాని కి అవసరమైతే ఆ చర్యలు కలిసి మార్చబడతాయి ముఖ్యంగా రెండు ఎఫెక్ట్స్ P అనేది ఎఫెక్ట్స్ ప్లస్ a1 మరియు P ఎఫెక్ట్స్ మైనస్ a2కి చెందినవి రెండు చర్యలు మ్యూటెక్స్ కావడానికి రెండవ షరతు ఏమిటంటేకొన్ని ప్రిడికేట్ P ఉందిఇది సానుకూల ప్రభావం అది లేయర్లో ఉంది ఈ ఎఫెక్ట్ లింక్లు యాక్షన్ లేయర్ నుండి తదుపరి లేయర్కి వెళ్తాయని గుర్తుంచుకోండి మరియు మనం యాక్షన్ లేయర్లో ఏవైనా రెండు చర్యలు ఉన్నాయా లేదా మ్యూటెక్స్లో ఉన్నాయా లేదా అని నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నాము a1 చర్య P ఉత్పత్తి చేస్తే మరియు చర్య a2 Pని తొలగిస్తే అది a2 యొక్క ప్రతికూల ప్రభావాలు అని అర్థంఅప్పుడు a1a2 అనేవి మ్యూటెక్స్ సమాంతరంగా జరిగే ఈ రెండు చర్యల అర్థశాస్త్రం తప్పనిసరిగా నిర్వచించ బడనందున అవి ఎప్పుడూ ఒకే సమయంలో జరగవు సాధారణంగా గ్రాఫ్ లైన్ సమాంతర ప్రణాళికను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది ఉదాహరణకు మనం రెండు ఆర్మ్ రోబోట్ అయితే అప్పుడు రెండు ఆయుధాల రోబోట్ ఏకకాలంలో Cని తీయవచ్చు మరియు టేబుల్ నుండి B తీయవచ్చు మరియు ఆపై వాటితో తప్పనిసరిగా ఏదైనా చేయవచ్చు సమాంతర చర్యలు సాధారణంగా అనుమతించబడతాయి వాస్తవానికి మనం మా చర్య లేయర్లో రెండు చర్యలను ఉంచాముకానీ మాకు తెలుసుఇప్పుడు ఈ వన్ ఆర్మ్ రోబోట్తో సుపరిచితం ఇది ఎలా పనిచేయగలదు ఆ చర్యలలో ఒకటి మాత్రమే జరుగుతుంది అంటే ఈ చర్యలు తప్పనిసరిగా మ్యూటెక్స్గా గుర్తు పెట్టాలి ఇది దాని కోసం ఒక షరతు కాదని మనం చూస్తాము కానీ ఒక షరతు ఏమిటంటే ఒక చర్య ఏదో Pని ఉత్పత్తి చేస్తుంది మరియు మరొక చర్య Pని తొలగిస్తుంది P నిజమవుతుందా లేదా P తప్పు అవుతుందా అనేది రెండూ కలిసి జరగాలని మాకు తెలియదు మరియు మీరు వాటిని సరళీకరించడానికి వెళితే ఆ వరుస చర్యల యొక్క తుది ప్రభావం తప్పనిసరిగా ఆర్డర్పై ఆధారపడి మారుతుంది మనం దానిని చేయలేము ఒక షరతు P అనేది a1 యొక్క మైనస్ ప్రభావాలకు చెందినది మరియు P అనేది ముందస్తు షరతు a2కి చెందినది ఒక పక్షంలో చర్య ద్వారా ఒక ప్రిడికేట్ P అవసరమైతేa2 మరియు ప్రిడికేట్ P ద్వారా తొలగించబడుతుంది చర్య a1 అప్పుడు మనం a1 మరియు a2 సమాంతరంగా ఉండరాదని చెబుతాము మళ్ళీ దీనికి కారణం ఏమిటంటేమీరు వాటిని సరళీకరించినట్లయితేరెండు ఆర్డర్లు తప్పనిసరిగా అదే ప్రభావాలను ఉత్పత్తి చేయవు ఉదాహరణకు మీరు మొదట a1 చేయాలనుకుంటేఅది P తొలగించ బడుతుంది మరియు తర్వాత అది a2కి మారుతుంది మీరు మొదట a2 మరియు తరువాత a1 చేయవచ్చు కానీఅప్పుడు మీరు ఈ రెండు అవుట్ యాక్షన్ల ప్రభావం భిన్నంగా ఉన్నట్లు చూడవచ్చు మనం వెబ్ శోధనకు మా సమాంతర ప్యాన్లను కోరుకుంటున్నాము అవి ఎల్లప్పుడూ మాకు పరిష్కార ప్రణాళికను అందించడానికి సరళంగా ఉంటాయి అది మరొక షరతు మరియు నాల్గవ షరతు ఏమిటంటేఇది ఇలా డ్రా చేస్తే అది a1 ని ఉత్పత్తి చేస్తుంది మరియు Pని తొలగిస్తుంది మరియు a2 కూడా అలా చేస్తే అది P ని వినియోగిస్తుంది మరియు ఇద్దరూ ఏదైనా వినియోగిస్తున్నట్లయితే Pని తొలగిస్తుంది ఈ చుక్క P ని తొలగించడాన్ని సూచిస్తుంది ఇది ప్రతికూల ఎడ్జ్ అని గుర్తుంచుకోండి ఇది P అనేది a1కి ఒక షరతు మరియు P కాదు ఒక a1 యొక్క ప్రభావం ఇది P అనేది a2 యొక్క స్థితి మరియు P కాదు అని కూడా చెబుతోంది కోసం ఒక ప్రభావం రెండు చర్యలు కాబట్టి అది ఏదో కలిగి ఉంటే మీరు వినియోగిస్తున్నారని నా ఉద్దేశ్యం కేవలం ఒక కేక్ మరియు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారిలో ఒకరు మాత్రమే తప్పనిసరిగా తింటారు a కేక్ తింటున్నాడనీ b కేక్ తింటున్నాననీ చెప్పిన తర్వాత రెండింటినీ అమలులోకి తీసుకురాలేము మా ఉదాహరణలో పికప్ b నుండి ఆర్మ్ ఎంప్టీగా ఉందని మీరు చూడగలరు ఇది ఆర్మ్ ఎంప్టీని తొలగిస్తుంది రెండూ ఆర్మ్ ని ఎంప్టీగా వినియోగిస్తున్నాయి ఈ నాల్గవ సందర్భం దీనికి వర్తిస్తుంది మరియు మనం దీని మధ్య మ్యూటెక్స్ ఎడ్జ్ని మార్క్ చేస్తాము మరియు దీని మధ్య మనం ఈ no op అనే మ్యూటెక్స్ bని పికప్ చేస్తుంది అని కూడా చెప్పగలం ఎందుకంటే no op స్పష్టమైన bని ఉత్పత్తి చేయదు మరియు ఈ పికప్ b క్లియర్ bని తొలగిస్తోంది ఒక రెండవ క్లౌడ్లు వాటిలో ఒకటి ఉత్పత్తి చేస్తున్నాయని మరియు మరొకటి తొలగిస్తున్నాయని మరియు ఈ రెండు చర్యలు సమాంతరంగా జరగవు మనం చేయవలసి ఉంటుంది మీరు ఊహించే విధంగా అనేక మ్యూటెక్స్ ఒక చర్యల మధ్య సూచించబడవచ్చు అది మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం కలిగి ఉన్న ఒక మ్యూటెక్స్ ఎడ్జ్ దీనికి మరియు దీని మధ్య ఉంది మరొక మ్యూటెక్స్ ఎడ్జ్ ఈ రెండింటి మధ్య ఉంటుంది మరియు మరికొన్ని ఉన్నాయి మీరు కనుగొనగలిగేవి తద్వారా యాక్షన్ లేయర్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అప్పుడు ప్రతిపాదన P మరియు P2 మధ్య మ్యూటెక్స్ సంబంధం మ్యూటెక్స్ కాబట్టి P1 మరియు P2 ఒకే పొరలో నిష్పత్తులు సహజంగానే మ్యూటెక్స్ సంబంధాలు లేయర్లో ఉంటే ఎప్పుడూ ఉంటాయి నేను ఏమి వ్రాయాలో చూస్తాము అని తప్పు వివరణ వ్రాస్తాను మనం చెప్పదలుచుకున్నది P1 మరియు P2 మ్యూటెక్స్ అని P1ని ఉత్పత్తి చేయగల అన్ని మార్గాలు మరియు అన్ని విధాలుగా P2ని ఉత్పత్తి చేయగల అన్ని విధాలుగా మ్యూటెక్స్ అయితే మరియు దీని ద్వారా P2తో ఏదైనా చర్య P2ని ఉత్పత్తి చేస్తుందిఅయితే మ్యూటెక్స్ తప్పనిసరిగా P2ని ఉత్పత్తి చేస్తుంది ప్రిసైడింగ్ లేయర్లో a1 మరియు a2 చర్యలు లేనట్లయితే P1 ప్రభావాలకు చెందినది P2 అనేది రెండుతో కూడినది మరియు మరో మాటలో చెప్పాలంటే మనం రెండు చర్యలను కనుగొనగలిగితే a1 మరియు a2 మ్యూటెక్స్ మరియు a1 P1ని మరియు a2 P2ని ఉత్పత్తి చేస్తుంది అప్పుడు P1 P2 తప్పనిసరిగా Mutex కాదని మనం చెప్పగలము కానీ మీరు కనుగొనలేకపోతే ఎటువంటి చర్యలు లేవు a1 మరియు a2 ఈ పరిస్థితిని సంతృప్తి పరుస్తాయి అప్పుడు మనం అవి తప్పనిసరిగా మ్యూటెక్స్ అని చెబుతాము మనం పరిష్కరిద్దాంఈ ఉదాహరణను ఇక్కడ నుండి నిర్మించడానికి ప్రయత్నించండి మీరు మొదటగా గమనించే విషయం ఏమిటంటే ఈ లేయర్లో a2 అనేది a1 యొక్క సూపర్సెట్ a1లో ఉన్న ప్రతిదీ ఎల్లప్పుడూ a2 లో ఉంటుంది మనం కేవలం no op కార్యకలాపాలు కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతిదాన్ని ముందుకు తీసుకువెళుతుంది ఇది దీన్ని చేసింది ఈ చర్యలన్నీ సాధ్యమయ్యాయి మనం ఇక్కడ ముందుకు తీసుకెళ్తున్నాము మరియు అందుచేత అది సాధ్యమవు తుంది ఇది కాకుండా a నుండి cని అన్స్టాక్ చేయండి ఉదాహరణకు నా మొదటి చర్య ఏమీ చేయనని చెప్పడం నాకు ఎల్లప్పుడూ సాధ్యమే కొన్ని వింత కారణాల వల్ల నేను no op చేస్తాను నేను no op చేస్తే దాని తర్వాత నేను ఎల్లప్పుడూ పికప్ B చేయగలను లేదా నేను ఎల్లప్పుడూ అన్స్టాక్ ca చేయగలను ఆ తర్వాత ఈ రెండు చర్యలు తప్పనిసరిగా నా లేయర్లో రావాలి a1 ప్లస్లో ఉన్న ప్రతిదీ కొత్త మనం పొందగలిగే కొత్త విషయాలు ఏమిటి కాబట్టి మనం చూడగలం నేను వీటన్నింటిని ఇక్కడ మళ్ళీ వ్రాయబోవడం లేదు ఆదర్శంగా మీరు దీన్ని ఇక్కడ కాపీ చేయాలి కానీ ఇప్పుడు ఇది కొంచెం పని నేను దీన్ని a1 ప్లస్గా వ్రాస్తాను మీరు bని కలిగి ఉన్న క్రింది వాటిని మీరు bతో చేయవచ్చు మీరు Bని Cకి పేర్చవచ్చు ఎందుకంటే మీరు Bని ఎంచుకుంటే అన్ని పరిస్థితులు ఉన్నాయని మీకు తెలుసు మీరు Bని పట్టుకుని C క్లియర్గా ఉంది ఎందుకంటే no op లేదు మనం దానిలో స్పష్టంగా తెలియజేస్తాము అంటే దీని గురించి నీకు కావాల్సింది ఏంటి మనం Bని C నుండి పేర్చవచ్చు లేదా మీరు Bని పేర్చవచ్చు మీరు Bని డౌన్ పెట్టలేరు ఇవి నేను నాకి జోడించే రెండు అదనపు చర్యలు అలాగే దీని కోసం నేను Aకి స్టాక్ Cని B కింద Cకి స్టాక్ Cని జోడిస్తాను నేను ఒకే విధమైన A1 చర్యలను కలిగి ఉన్నాను మరియు ఇవన్నీ గుర్తుంచుకోవాలి మరియు నా యాక్ట్ ప్రపోజిషన్ లేయర్ లోని ప్రతి ప్రిడికేట్కు ఎటువంటి ఆప్లు ఎల్లప్పుడూ ఉండవని గుర్తుంచుకోండి తదుపరి పొరకు ఇది ఎల్లప్పుడూ గ్రాఫ్లో భాగమే మరియు నేను తప్పనిసరిగా జోడించగలిగే కొత్తది ఏదైనా మాత్రమే షరతు నేను చర్యను జోడించాల్సిన అవసరం ఉంది ఇది ముందస్తు షరతులు తప్పనిసరిగా మ్యూటెక్స్ కాని ఫ్యాషన్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి మీకు స్టాక్ కావాలి అని మళ్లీ పునరావృతం చేయడానికి నాకు ఏమి అవసరమో మీరు చూడాలనుకుంటున్నారు నాకు B పట్టుకోవడం అవసరం అయితే నాకు స్పష్టమైన C అవసరం మరియు అది అదే కాబట్టి వాస్తవానికి ఇది దాని ప్రభావాలను కలిగి ఉంటుంది ఇది ఆర్మ్ ఎంప్టీగా లేదు C స్పష్టంగా లేదు మరియు Bని పట్టుకోదు మరియు తప్పనిసరిగా చెబుతుంది ఈ ప్రక్రియలో నేను పొరల వారీగా ప్రణాళికను నిర్మిస్తాను ప్రతి లేయర్లో నేను మ్యూటెక్స్ ఏమిటో కనుగొని వాటిని ఉంచాలి మీరు ప్లానింగ్ no op ఏకస్వామ్యంగా వెళుతున్నట్లు గమనించవచ్చు ఇది ఈ ప్రతిపాదనలతో ప్రారంభించబడుతుంది ఆపై అది విస్తరిస్తుంది మరియు నో ఆప్ యొక్క ప్రణాళికలో ఒక నిష్పత్తి వచ్చినప్పుడు దానిని తదుపరి లేయర్కి తీసుకు వెళుతుంది కొత్తవి మాత్రమే జోడించబడతాయి ఉదాహరణకు A స్టాక్లో B పై C ఒక విషయం BCతో పాటు ఈ P అన్నింటిని పొందుతుంది ఇది మార్పు లేకుండా పెరుగుతోంది అది కూడా మనం చూపించగలమా ఇది అసలైన సమస్య పరిమాణం మరియు సాధారణం యొక్క బహుపది వలె వెళుతుంది పెరుగుదల యొక్క ప్రణాళిక యొక్క పరిమాణం తప్పనిసరిగా బహుపదిని పెంచుతుంది మీరు పానింగ్ గ్రాఫ్ని నిర్మించే గ్రాఫ్ ల్యాండ్లో ఇది మొదటి స్థలం కాబట్టి ఏ దశ వరకు దశ1 అవి రెండు అవకాశాలు మీరు ప్రణాళిక ఉన్న దశకు చేరుకోవచ్చు ఆర్గ్యుమెంట్ల కోసం మన దగ్గర రెండు ఆర్మ్ రోబోట్ ఉందని అనుకుందాం మనం C ఇన్ని పికప్ చేసి అన్స్టాక్ CAని పికప్ చేసి యాక్షన్ 1గా B తీయవచ్చుతర్వాత రెండవ లేయర్లో మనం Cని ఉంచవచ్చు మరియు కూడా లేదు మొదటి లేయర్లో చెప్పనివ్వండి మీరు CAని అన్స్టాక్ చేసి రెండవ లేయర్లో మీరు Cని ఉంచి అదే సమయంలో Aని తీయండి మూడవ లేయర్లోమీరు B మరియు నాల్గవ లేయర్ని ఎంచుకుంటారు మీరు B ని C కి మరియు ఐదవ లేయర్లో A ని B కి పేర్చారు మీరు A2 ఆర్మ్ రోబోట్ని కలిగి ఉంటే మీరు ఐదు దశల పరిష్కారాన్ని పొందవచ్చు మీరు చివరి తరగతిలో ఉన్నట్లుగా A1 ఆర్మ్ రోబోట్కి ఆరు దశల పరిష్కారం ఉందని మాకు తెలుసుమీరు అన్ని లక్ష్య ప్రతిపాదనలను కనుగొనగలిగితే అన్ని లక్ష్యాల ప్రతిపాదనలను అంచనా వేస్తే ముగిసే దశ మ్యూటెక్స్ కాని పొరలో ఉంటుంది B పై AB మరియు BC పై ఆసక్తికి గోల్ నిష్పత్తులు ఏమిటి అవి A లో ప్రతిపాదన లేయర్లో ఉండి మరియు అవి మ్యూటెక్స్ కానివి అయితే మనం ఈ ఫార్వర్డ్ ప్లానింగ్ గ్రాఫ్నిర్మాణ ఎక్ససైజ్ని నిలిపివేస్తాము మరియు మనం వెనుకబడిన శోధనకు వెళ్తాము సాధారణంగా మీరు మొదట లోతుల వంటిది చేయగలరు సమస్య ఇంకా కఠినంగా ఉందని గుర్తుంచుకోండి కానీ మీరు ఇతర పద్ధతిని ఉపయోగించవచ్చు ఉదాహరణకు ప్రజలు సంతృప్తి పద్ధతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మనం దేని కోసం చూస్తున్నాం మనం వెతుకుతున్నాము ఏదో ఒక దశలో ఆ విషయాలను ఇక్కడ BAలో వ్రాస్తాను మరియు నేను వాటిని ఇక్కడ BAలో వ్రాయగలను క్షమించండి AB మరియు BCపై నేను ఈ ప్రతిపాదనల కోసం వెతుకుతున్నాను అవి ఏదో ఒక లేయర్లో ఏర్పడి కొన్ని కాకపోతే మనం Pn అని చెప్పండి మరియు అవి మ్యూటెక్స్ కానట్లయితే నేను బ్యాక్వర్డ్ సెర్చ్ ఫేస్ను ప్రారంభించి చెబుతాను నాన్ మ్యూటెక్స్ ఫ్యాక్ట్ ఫ్యాషన్లో మునుపటి లేయర్లో నేను దీని యొక్క అన్ని ఉప లక్ష్యాలను కనుగొనగలనా ఇప్పుడు ఈ అభిరుచులు చర్యల నుండి వచ్చే సానుకూల లింక్లను కలిగి ఉంటాయి మరియు ఆ సానుకూల లింక్లు మనం నిర్మించబోయే తుది పరిష్కారంలో ఉండవచ్చు ఈ సానుకూల లింకులు ఏమిటి ఈ స్టాక్ను ఉత్పత్తి చేసే రెండు చర్యలు ఏమిటి కానీ అవి మ్యూటెక్స్ కానివా నేను నిజానికి నాన్ మ్యూటెక్స్ కోసం వెతుకుతున్నానునేను మ్యూటెక్స్ కాని ముందస్తు షరతులతో మ్యూటెక్స్ కాని చర్యల కోసం వెతుకుతున్న ఈ బ్యాక్వర్డ్ సెర్చ్ చేయాలి మీరు ఊహించినట్లుగా ఇది తప్పనిసరిగా ఎటువంటి no op చర్య కాదు మునుపటి లేయర్లో నేను స్టాక్ కలిగి ఉంటే మరియు నేను చెప్పేదేమిటంటే చివరి చర్య ఎక్కడ పరిష్కారం అని నాకు తెలుసు కాబట్టి B పై A ని స్టాక్ చేయాలి కానీ ముఖ్యంగా వారు నేను వారి వద్దకు నీట్గా వెళ్తాను శోధించడానికి దారి తీస్తుంది ఈ గోల్ సెట్ నుండి మ్యూటెక్స్ కాని గోల్ సెట్లను ఊహించే చర్య సెట్ను కనుగొనండి Bపై A స్టాక్ మరియు Cపై B స్టాక్ మ్యూటెక్స్గా ఉంటాయి ఎందుకంటే అవి రెండూ ఉంటాయి Aపై Bని స్టాక్ చేయడం వలన B ABని స్పష్టంగా చెప్పకుండా చేస్తుంది మరియు దీని అవసరం లేదా అలాంటిదే ఉంటుంది ఏదో ఒకటి వస్తుంది మరియు అవి తప్పనిసరిగా మ్యూటెక్స్గా ఉంటాయి నాకు ఇక్కడ ఒక లక్ష్యం సెట్ చేయబడి ఆపై ఇక్కడ చర్య సెట్ చేయాలి అప్పుడు ఒక గోల్ సెట్ వస్తుంది A ఇక్కడ ఉప లక్ష్యాలు ఆపై చర్యలు ఆపై ఉప లక్ష్యాలు మరియు నేను ప్రారంభ లేయర్కి వచ్చే వరకు చర్యలు ఉంటాయి మరియు ఎక్కడా మ్యూటెక్స్ పరిష్కారాన్ని ఎదుర్కోలేదు అది ఒక సందర్భంలో అయితే కనుగొనబడిన లైన్ మీరు ఊహించినట్లుగా ఊహించుకోండి ఇది ఆరవ లేయర్లో మాత్రమే కనుగొనబడుతుంది ఈ నిర్దిష్ట సమస్య కోసం దీనికి ఆరు చర్యలు అవసరమని మాకు తెలుసు కానీ ఆరవ లేయర్లో మనం ఈ స్టాక్ AB మ్యూటెక్స్ను ఏమీ లేకుండా కనుగొంటాము మరియు దాని పరిస్థితి మ్యూటెక్స్గా ఉంటుంది మ్యూటెక్స్ కాదు A ఎన్వలప్ వాటిని A మరియు క్లియర్ B మరియు BCలో ఇప్పటికే ఇక్కడ ఉంటుంది మరియు తప్పనిసరిగా ఉంటుంది తిరిగి మార్గాన్ని కనుగొనగలరు ఈ బ్యాక్వర్డ్ స్పేస్ అనేది సెర్చ్ స్పేస్ కాబట్టి దీన్ని చేయండి అయితే దీన్ని చేయండి కొంత చేయనివ్వండి ఈ ఉప లక్ష్యాన్ని సెట్ చేయడానికి మరొక ఉప లక్ష్యాన్ని సెట్ చేయడం కేవలం రెండు చర్యలు కావచ్చు ఉదాహరణకు అది ప్రయత్నించవచ్చని మీరు చూడవచ్చు కానీ వాస్తవానికి ఇది పరిష్కారాలను కనుగొనదు ఎందుకంటే 2 no op చర్య సమాంతరంగా జరగాలంటే దీనికి ఏడు దశలు అవసరం మనకు ఎక్కడైనా ఈ ఆరు దశలు అవసరమని మాకు తెలుసు కానీ ఇది దీన్ని ప్రయత్నించవచ్చు ఇది ఈ కలయికలను ప్రయత్నించవచ్చు లేదా ఇది ఈ కలయికలను ప్రయత్నించవచ్చు లేదా ఇది మూడవ కలయికను ప్రయత్నించవచ్చు మనం కొన్ని రకాల శోధనలను చేస్తాము మరియు సాధారణంగా అసలు గ్రాఫ్ మరియు అల్గోరిథం అల్బుమిన్ మొదటి వెనుకబడిన ప్రదేశంలో లోతు మొదటి శోధనగా ఉంటుంది ఫార్వర్డ్ స్పేస్లో మీరు మ్యూటెక్స్ కాని లేయర్లో ఇలా అన్ని గోల్ నిష్పత్తులకు వెళ్లి మీరు బ్యాక్వర్డ్ సెర్చ్ చేయండి అది విఫలమైతే మీరు గ్రాఫ్ను మరో లేయర్తో పొడిగించి మళ్లీ అదే పనిని చేయండి ఇప్పుడు మీరు గ్రాఫ్ను మరో లేయర్తో పొడిగించినప్పుడు మీరు వాటిని మ్యూటెక్స్ కాని వాటిని పొందుతారని గమనించండి లేదా మీ ఉద్దేశ్యం ఏమిటంటే ఒకసారి గోల్ సెట్ నాన్ మ్యూటెక్స్ అయితే అది తదుపరి లేయర్లో మ్యూటెక్స్ కానిదిగా మిగిలిపోతుందని మీరు కూడా నిర్ధారించుకోవాలి కానీ కొన్ని ఉప లక్ష్యం మ్యూటెక్స్ కాకపోవచ్చు కొన్ని ఉప లక్ష్యం మ్యూటెక్స్ కావచ్చు అందుకే మనం ప్రణాళికను మరింత మరియు మరింత తప్పనిసరిగా విస్తరించాల్సిన అవసరం ఉంది రెండు సందర్భాలు ఉన్నాయి ఒక ప్లాన్ ఉనికిలో ఉంటుంది దీనిలో అన్ని లక్ష్య నిష్పత్తులు కనుగొనబడినప్పుడు ఒకటవ దశ ముగుస్తుంది ఆపై వెనుకబడిన స్థలం ప్రారంభమవుతుంది నేను చేస్తాను అంటే మనం ప్లాన్ పొడిగింపు గ్రాఫ్ను కనుగొనలేకపోయాము మరియు మీరు ప్లాన్ కోసం ఈ పొడిగింపు ప్రణాళిక గ్రాఫ్ శోధనను చేస్తూనే ఉంటారు ప్లానింగ్ గ్రాఫ్ను పొడిగించండి ప్లాన్ కోసం శోధించండి మనం అలా చేస్తున్నందున మీరు ప్లాన్ని కనుగొంటే అది సాధ్యమైనంత తక్కువ ప్రణాళికగా ఉంటుందని మీరు ఊహించవచ్చు ఇతర పరిస్థితి ఏ ప్రణాళిక ఉనికిలో లేదు లేదా ఇది కొద్దిగా ఉపాయాలు చూడండి ఏ ప్రణాళిక ఉనికిలో లేదని అల్గోరిథం చెప్పినప్పుడు పరిస్థితులను విస్తరించడానికి వివరాల్లోకి వెళ్లడానికి మాకు సమయం ఉంటుందని నేను అనుకోను కానీ సాధారణ ఆలోచన ఈ క్రింది విధంగా ఉంది ఈ ప్లానింగ్ గ్రాఫ్ ఎక్స్టెన్షన్ స్టేజ్లో ఇందులో ఏమి జరుగుతోంది ఎక్కువ నిష్పత్తులు జోడించబడుతున్నాయి నాన్ మ్యూటెక్స్ గా ప్లే చేయడానికి మరిన్ని విషయాలు వస్తాయి ఉదాహరణకు మొదట్లో మీరు పికప్ B అని చెప్పవచ్చు C ని సాధ్యం నుండి అన్స్టాక్ చేయండి మరియు మనమందరం ఇప్పటికే ఎక్కడో స్పష్టమైన C ని కలిగి ఉన్నాము మీరు B తర్వాత మీరు C స్టాక్ని B నుండి Cకి పేర్చవచ్చు మరియు మనం C నుండి C ని అన్స్టాక్ చేసినందున మనం తదుపరి మీరు చేయగలిగిన వాటిలో A ని ఎంచుకోవచ్చు మీరు నిష్పత్తులు అనుపాత పొరలో కనిపించడం చూడవచ్చు కానీ అవి మ్యూటెక్స్ కాకపోవచ్చు ఏదో ఒక సమయంలో అవి మ్యూటెక్స్గా ఉంటాయి మరియు మీరు వెనుకబడిన ప్రదేశంలో శోధిస్తారు మీరు కొన్ని లేయర్లో ముందున్న లేయర్లో మ్యూటెక్స్గా మారినట్లు మీరు కనుగొంటారు ఆపై మీరు ప్రారంభ సెట్ వరకు అన్ని విధాలుగా బ్యాక్వర్డ్ స్పేస్ శోధనను పూర్తి చేయలేరు మీరు వారి మ్యూటెక్స్ మీ కోసం సాధ్యమయ్యే అన్ని కాంబినేషన్లను ప్రయత్నించి ఏదైనా లేయర్లో ఉండి అవి మ్యూటెక్స్ అయితే ఆ లేయర్ T అని చెప్పడానికి మనం ప్లానింగ్ గ్రాఫ్ను పొడిగించి ఆపై లేయర్ T1 కి విస్తరిస్తాము ఆపై మనం తిరిగి వచ్చి శోధిస్తాము బ్లేమెన్ మొదట చూపించినది ఈ పరిస్థితి మీరు ప్రణాళిక నుండి విస్తరించినప్పుడు ప్రధాన స్థిరాంకాన్ని పరిష్కరించడానికి మీరు ప్రయత్నిస్తున్న ఉప లక్ష్యం సెట్ చేయబడితే ఉప లక్ష్యం సెట్ ఏమిటి సబ్ గోల్ సెట్ అనేది ఉప లక్ష్యాల సమితి ఇక్కడ ప్రతి ఉప లక్ష్యం మీకు కావలసిన సెట్ అవుతుంది ఉదాహరణకు BC లో AB లో మేము స్టాక్ Bపై Aక్లియర్ B మరియు BC లో చేయాలనుకుంటున్నందున వారికి ఉప లక్ష్యాలు ఉంటాయి ఈ మూడు చర్యలు ఉప లక్ష్యం సెట్లో ఉంటాయి ఈ చర్య ఉప లక్ష్యం సెట్లో వేర్వేరు చర్యలను కలిగి ఉంటుంది కొన్ని ఇతర చర్యలు ఉప లక్ష్యం సెట్లో వేర్వేరు చర్యలను కలిగి ఉంటాయి మనం ఉప లక్ష్యాల సెట్ల సెట్ను కలిగి ఉన్నాము మీరు లేయర్ T నుండి వెళ్లినప్పుడు ఉప లక్ష్యాల సెట్లు మారకపోతే T1 మీరు ప్లానింగ్ గ్రాఫ్ను లేయర్ T నుండి లేయర్ T1 కి విస్తరించినప్పుడు అప్పుడు మనం దానిలో ఉత్తమంగా ముగించవచ్చు దీని వెనుక ఎటువంటి ప్రణాళిక లేదు లేదా కొంత సహజమైన అనుభూతిని పొందడం మనం ముందుగా ప్లానింగ్ గ్రాఫ్ను నిర్మించినప్పుడు సెట్కు మరిన్ని ప్రతిపాదనలు జోడించబడకుండా ప్రతిపాదనల సమితి స్థిరీకరించ బడుతుంది మనం తప్పనిసరిగా సాధ్యమయ్యే ప్రతిదాన్ని జోడించాము మరియు మ్యూటెక్స్ సంబంధాల సెట్ స్థిరీకరించబడుతుంది అంటే మ్యూటెక్స్ సంబంధాలు జోడించబడవు కానీ అప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరియు మీరు దానిని మరో లేయర్తో పొడిగించవచ్చు మరియు మీరు ఇంకా కనుగొనవచ్చు మరియు బ్లేమెన్ ముందుగా ఇది నేరుగా పూర్తి స్థితి ఇది ప్లానింగ్ గ్రాఫ్ను లేయర్ T నుండి T1 కి పొడిగించినట్లయితే కొన్ని ఇంటర్మీడియట్ లేయర్ n వద్ద సెట్ చేయబడిన ఉప లక్ష్యం స్థిరంగా ఉంటుంది అప్పుడు n మీరు కానట్లయితే మీరు ఎప్పటికీ ఉండరని మీరు నిశ్చయించుకోవచ్చు B కొత్త ఉప లక్ష్యాలను జోడించగలిగితే మీరు T నుండి T1 కి మారినప్పుడు మీరు ఇకపై ఎప్పటికీ జోడించలేరు ఎందుకంటే స్థిరీకరించబడిన మ్యూటెక్స్ స్థిరీకరించ బడినట్లుగా సెట్ రూల్సెటప్ ప్రతిపాదనలు స్థిరీకరించబడతాయి దీన్ని గుర్తించడానికి కొంత సమయం పడుతుంది దాని తర్వాత మీరు చేయగలిగేది ఏమీ లేదు ఇది రెండు దశల్లో పనిచేసే గ్రాఫ్ ప్లాన్ అల్గోరిథం యొక్క సారాంశం శక్తి దశలో నాలుగు రకాల ఎడ్జ్లు A ముందస్తు షరతులు సానుకూల ప్రభావాలు ప్రతికూల ప్రభావాలు మరియు మ్యూటెక్స్ సంబంధాలను కలిగి ఉన్న ప్లానింగ్ గ్రాఫ్ను రూపొందించండి ఇది అన్ని లక్ష్య లక్షణాలను కనుగొన్న తర్వాత అది ఒక పొరలో నాన్ మ్యూటెక్స్ రూపంలో ఉనికిలో ఉంది అది వెనుకబడిన ప్రదేశానికి వెళుతుంది ప్లానింగ్ గ్రాఫ్లో మ్యూటెక్స్ కాని సబ్స్ట్రక్చర్ కోసం శోధించడానికి ప్రయత్నిస్తుంది అక్కడ అవి మ్యూటెక్స్ సంబంధాలు లేవు అంటే ఆ చర్యలు కూడా సాధ్యమే అవి సమాంతరంగా ఉంటాయి అది కనుగొనలేకపోతే అది వెనక్కి వెళ్లి ప్లానింగ్ గ్రాఫ్ను మరో లేయర్తో విస్తరిస్తుంది మళ్లీ బ్యాక్వర్డ్ స్పేస్కి వెళ్లి ఆ పని చేస్తూనే ఉంటుంది కాబట్టి ఇప్పటికీ ఏదో ఒక సమయంలో అది ఒక పరిష్కారాన్ని కనుగొంటుంది లేదా మనం కొంత క్లుప్తంగా వివరించిన ఈ ప్రమాణాలు తప్పనిసరిగా ఏ ప్రణాళికను కనుగొనలేవని చెప్పే చోట కలుసుకున్నాయి ప్లానింగ్ గ్రాఫ్ అత్యంత తక్కువ సమయ వ్యవధి లేదా సమాంతర పరిష్కారాలు ఉన్నట్లయితే సమాంతర పరిష్కారాలను కనుగొనగల అతి తక్కువ దశల సంఖ్య పరంగా సరైన ప్రణాళికగా అందిస్తుంది మనం మాట్లాడుతున్న డొమైన్లో సింగిల్ ఆర్మ్ రోబోట్ ఉన్నందున దీనికి సమాంతర పరిష్కారాలు లేవని గుర్తుంచుకోండి కానీ అనేక డొమైన్లు సమాంతర పరిష్కారాలను కలిగి ఉండవచ్చు మరియు గ్రాఫ్ ప్లాన్ మనకు అందించే అతి తక్కువ సమయాన్ని సమాంతర పరిష్కారాన్ని కనుగొనవచ్చు మరియు అన్ని చర్యలను ఏ పొరలోనైనా ఉంచడం ద్వారా ఏదైనా రేఖీయంగా ఉండవచ్చని మనం ఎల్లప్పుడూ సరళీకరించవచ్చు ఇది మనకు అందించేది లేయర్1 వద్ద చర్యల సమితి లేయర్ 2లోని చర్యల సెట్ లేయర్3లోని చర్యల సమితి ఇది సమాంతరంగా సాధ్యమైనంత తక్కువ ప్రణాళిక ఇది సరైన అల్గోరిథం మరియు ఇది చిన్నదైన ప్లాన్కు ఇస్తుంది మరియు ఇది నేను ముందుగా వెళ్లే దానికంటే పెద్ద సమస్యలను పరిష్కరించగలదు మరొకదానిలోకి వెళ్ళడానికి మాకు సమయం లేదు అని నేను ప్లాన్తో ఇక్కడ ఆపివేస్తానని అనుకుంటున్నాను అల్గోరిథంలు మీరు తదుపరి రెండు ఉపన్యాసాలలో చేయబోయేది స్థిరమైన సంతృప్తి సమస్యల ఫ్లేవర్ని పొందడంఇది వాస్తవానికి కంప్యూటర్ సైన్స్లో చాలా పెద్ద ప్రాంతం దీనిలో పని చేసే వ్యక్తులు ఉన్నారు ప్రతిదీ CSPగా చూపడానికి ప్రయత్నించండి మరియు అక్కడ భారీ మొత్తంలో సూచించే రచనలు నిర్బంధ సంతృప్తి కోసం మమ్మల్ని పరిష్కరిస్తాయి మనం ఏమి చేస్తాం అంటే సమస్యను నిర్బంధ సంతృప్తి సమస్యగా ఎలా చూపాలనే దాని యొక్క ఫ్లేవర్ని పొందుతాము స్థిరమైన సంతృప్తి సమస్య ఏమిటి ప్రాథమిక ఆలోచనలు ఏమిటి దాన్ని పరిష్కరించడానికి మనం ఉపయోగించే అల్గారిథమ్లు ఏమిటి CSP పరిమితి సంతృప్తి సమస్యలను అధ్యయనం చేయడంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శోధనను లాజిక్ తో కలపడానికి ఇది మాకు అవకాశాన్ని ఇస్తుంది మీరు కొంత మొత్తంలో శోధన చేయగలరని తెలుసుకోవాలి కానీ మీరు కొంత మొత్తంలో లాజిక్ చేస్తున్నప్పుడు శోధనను కలిగి ఉండవచ్చు మరియు స్థిరమైన సంతృప్తి సమస్యలు మాకు తప్పనిసరిగా జాతీయ మార్గాన్ని అందిస్తాయి మనం తప్పనిసరిగా తదుపరి కొన్ని లెక్చర్స్లలో దాని రకాన్ని పొందడానికి ప్రయత్నిస్తాము ఆపై మనం తప్పనిసరిగా లాగిన్తో సరైన ప్రాతినిధ్యానికి వెళ్తాము మనం ఇక్కడితో ఆపేస్తాం